ఇంజనీరింగ్ గణితం 1 పై ఉపన్యాసాలకు స్వాగతం మరియు ఇది ఉపన్యాసం సంఖ్య 24 మరియు మనము ఈ ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ల గురించి మాట్లాడుతాము ముఖ్యంగా టైప్ 2 యొక్క ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ల కన్వెర్జెన్స్ గురించి ఈ రోజు మనం చర్చిస్తాము మరియు చివరి ఉపన్యాసంలో ఈ టెస్ట్ ఇంటిగ్రల్ ను చూశాము ఇది ab1x apdx కాబట్టి ఇది టైప్ 2 యొక్క ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ఎందుకంటే ఈ ఇంటిగ్రాండ్ బౌండెడ్ కాకుండా ఉంటుంది అంటే ఎప్పుడైతే x అనేది a వెళ్తుందొ అప్పుడు కాబట్టి ఈ ఇంటిగ్రల్ అనేది పరీక్షింపబడే ఇంటిగ్రల్ మరియు ఈ రోజు మనం ఇతర ఇంటిగ్రల్ ల కన్వెర్జెన్స్ ను నిరూపించడానికి ఈ ఇంటిగ్రల్ ను ఉపయోగిస్తాము మరియు p1 అయినప్పుడు ఈ ఇంటిగ్రల్ కన్వెర్జ్ అవుతుంది అవి ఖచ్చితంగా 1 కన్నా తక్కువ మరియు ఈ p≥1 అయితే ఈ ఇంటిగ్రల్ డైవెర్జ్ అవుతుంది ప్రారంభించడానికి మనకు ఈ టైప్ 2 ఇంటిగ్రల్ లు అనగా ఇంప్రాపర్ ఇంటిగ్రల్ గుర్తుకు తెచ్చుకోవాలి మరియు మనము ఈ సంకేతముగా వుండే గుర్తుల ని ఉపయోగిస్తాము ఇది ప్లస్ ఈ సంకేతముగా వుండే గుర్తు అంటే x అనేది a కి వెళ్ళినప్పుడు ఈ f అన్బౌండెడ్ గా మారుతుంది కాబట్టి ఇది సంకేతముగా వుండే గుర్తు ఉపయోగం అవుతుంది మనం ఇక్కడ ఉపయోగించినప్పుడు b ఉదాహరణకు అంటే x అనేది b కి వెళ్ళినప్పుడు ఈ f అన్బౌండెడ్ గా మారుతుంది మనకు ఈ ఇంటిగ్రల్ ఉన్నప్పుడు x అనేది b కి వెళ్ళేటప్పుడు f అన్బౌండెడ్ గా మారుతుంది అలాంటప్పుడు ఈ ప్రత్యామ్నాయం ద్వారా ఈ రకమైన ఇంటిగ్రల్ కి సమానమైన ఈ ఇంటిగ్రల్ ను మనము డి లిగాండ్ చేస్తాము కాబట్టి మీరు ఇక్కడ xb t ను ప్రత్యామ్నాయం చేస్తే మీరు x b t ను ప్రత్యామ్నాయం చేస్తే ఆ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ మైనస్ గుర్తుతో ఈ 0b afb tdtఅవుతుంది 0 ఆపై x అనేది a అయినప్పుడు ఈ t అనేది b a అవుతుంది మరియు ఇది xb అయినప్పుడు ఇది 0 అవుతుంది కాబట్టి మనం ఇక్కడ లిమిట్ ని మారుస్తాము మరియు మనకు ఈ 0b afx dx లభిస్తుంది కాబట్టి ఇది ఇంటిగ్రల్ గా ఉంటుంది ఇది x అనేది 0 కి వెళ్ళినప్పుడు f అన్బౌండెడ్ అని మళ్ళీ తెలుస్తుంది కాబట్టి ఈ పరిస్థితిలో ఈ ఇంటిగ్రల్ ను మనము పరిశీలిస్తాము ఇది మళ్ళీ ఈ స్వభావము ఈ స్థాయికి కి మనం చె ర్చినప్పుడు ఎప్పుడైతే ఆర్గుమెంట్ అనేది లోయర్ లిమిట్ కి వెళుతున్నప్పుడు మీ ఇంటిగ్రాండ్ బౌండెడ్ గా ఉందనే చర్చకు మనము ఈ ప్రమాణంగా తీసుకుంటాము కాబట్టి ఈ సందర్భంలో t ఇక్కడ 0 కి చేరుకున్నప్పుడు ఇది అన్బౌండెడ్ గా మారుతోంది కాబట్టి పైన పేర్కొన్న ఇంటిగ్రల్ స్థితిలో మనకు ఉన్న అదే పరిస్థితి x కుడి వైపు నుండి a కి వెళ్ళినప్పుడు ఈ f అన్బౌండెడ్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తరువాతి వైపుకు వెళుతున్నప్పుడు ఇంటిగ్రల్ టైప్ 1 కోసం మునుపటి ఉపన్యాసంలో మనము ఇప్పటికే చర్చించిన మాదిరిగానే పోల్చబడే పరీక్ష ను కలిగి ఉన్నాము ఈ సందర్భంలో ఈ ax≤b మధ్య ఫంక్షన్ యొక్క విలువల కోసం మనకు ఈ అసమానత ఉందని మళ్ళీ అనుకుందాం కాబట్టి ఈ f నాన్ నెగటివ్ విలువలను తీసుకుంటుంది మరియు g పెద్ద విలువలను తీసుకుంటుంది అప్పుడు f 0≤f≤g మరియు ఆ సందర్భంలో ఈ g ఇక్కడ పెద్దది అయితే g పెద్ద విలువలను తీసుకుంటుందని కాబట్టి ఈ ఇంటిగ్రల్ abgxdx ఇది కన్వెర్జెస్ అవుతుంది అప్పుడు సహజంగా ఇంటిగ్రల్ గా ఉంటుంది ఇక్కడ ఈ ఇంటెగ్రాండ్ కిందటి విలువలను తీసుకుంటుంది అప్పుడు abgxdxఇది కూడా కన్వెర్జెన్స్ అవుతుంది రెండవ టర్మ్ abgxdx డైవెర్జ్ అవుతుంది కాబట్టి abgxdx ఇంటిగ్రల్ చిన్నది అయితే abfxdxడైవెర్జ్ అవుతుంది కాబట్టి ఈ f అనేది g కంటే తక్కువ విలువలను తీసుకుంటుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ డైవెర్జ్ అయితే సహజంగానే ఈ ఇంటిగ్రల్ విలువ ఈ ఇంటిగ్రల్ కంటే పెద్దదిగా భావించండి కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా డైవెర్జ్ అవుతుంది కాబట్టి ఇది సాధారణ పోల్చబడే పరీక్ష కానీ అటువంటి ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ల ప్రవర్తనను నిర్ణయించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ మరొక టెస్ట్ ఉంది దీనిని మనం కంపారిజాన్ టెస్ట్ 2 అని పిలుస్తాము లేదా దీనిని లిమిట్ పరీక్ష లేదా లిమిట్ కంపారిజాన్ టెస్ట్ అని కూడా పిలుస్తారు ఈ సందర్భంలో f అదే నాన్ నెగటివ్ విలువలను తీసుకుంటుందని మరియు g పెద్ద విలువలను f 0≤f≤g తీసుకుంటుంది కాబట్టి ఆ సందర్భంలో మనము ఈ fxgx ను లెక్కిస్తాము మరియు మనం ఏ g కోసం కనుగొనాలి మనము ఇక్కడ ఈ తీర్మాన సారాంశాన్ని పొందుతున్నాము కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ f ఆధారంగా మనం మరొక ఫంక్షన్ తీసుకుంటాము ఉదాహరణలను చర్చించినప్పుడు ఇది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి మనం ఈ సందర్భంలో ఇచ్చిన f ఇతర మార్గంలో కొంత g ను ఎన్నుకుంటాము మరియు ఈ లిమిట్ ని లెక్కిస్తాము ఈ లిమిట్ fxgxk అనుకుందాం అప్పుడు k యొక్క విలువ ఆధారంగా మనం ఇతర ఇంటిగ్రల్ ల యొక్క ఇచ్చిన స్వభావానికి ఇంటిగ్రల్ స్వభావాన్ని నిర్ణయించవచ్చు ఇక్కడ ఉదాహరణకు k ≠ 0 అయితే మీరు ఈ జీరో కాని సంఖ్యను లిమిట్ గా పొందుతాము కాబట్టి ఆ సందర్భంలో రెండు ఇంటిగ్రల్ లు దీని అర్థం abfxdx మరియు abgxdxఒకే విధంగా ప్రవర్తిస్థాయి x→ a అయినప్పుడు ఈ నిష్పత్తి నాన్ జీరో సంఖ్య అని అర్థం అవి x → a వలె ప్రవర్తిస్తాయి అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది ఆపై ఇంటిగ్రల్ కూడా అనగా రెండూ డైవెర్జ్ చేయబడతాయి లేదా రెండూ ఈ సందర్భంలో కన్వెర్జ్ అవుతాయి మరియు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు చాలా ఉదాహరణలు ఈ నిష్పత్తి యొక్క ఈ లిమిట్ తర్వాత మనకు లభించిన ఈ k అనే ఈ తీర్మానాన్ని ఉపయోగిస్తాము ఆపై ఈ స్ట్రెస్ ఇంటిగ్రల్ ను బట్టి అది కన్వెర్జ్ అవుతుంది లేదా డైవెర్జ్ అవుతుంది మరొక ఇంటిగ్రల్ అనగా ఇతర ఇంటిగ్రల్ ప్రవర్తనను మనం తీర్మానము చేస్తాము ఇంకా మనకు ఈ k 0 లభిస్తే ఈ సందర్భంలో ఏమి జరుగుతుందో దీని అర్థం ఈ g చాలా వేగంగా పెరుగుతోంది మరియు బహుశా వేగంగా కి ఈ f ఎక్కువ వెళుతుంది కాబట్టి మనకు ఈ 0 వచ్చింది కాబట్టి x → a జరిగినప్పుడు g పెద్ద విలువలను కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ ఈ సందర్భంలో ఈ g ఇంటిగ్రల్ గా కన్వెర్జ్ అయితే ఇక్కడ ఈ లిమిట్ కారణంగా ఈ ఇంటిగ్రల్ f కూడా కన్వెర్జ్ అవుతుంది అని మనము చెప్పగలం ఈ g వేగంగా పెరుగుతుంది మరియు ఇక్కడ మనకు ఇది 0 రావడానికి ఒక కారణం మరియు ఈ సందర్భంలో ఇది abgxdx కన్వెర్జ్ అయితే abfxdx కూడా కన్వెర్జ్ అవుతుంది కాబట్టి రుజువు లేకుండా మనం కేవలం అంతర్ దృష్టి ద్వారా ఈ ఫలితాలు ఉన్నాయని భావిస్తాము k∞ అయితే మరలా ఇది మరొక మార్గం కాబట్టి ఈ సందర్భంలో x→∞ అనేది ఈ g ఫంక్షన్ కంటే వేగంగా అన్బౌండెడ్గా ఉంటుంది మరియు ఈ g ఫంక్షన్ ఇక్కడ డైవెర్జ్ గా ఉంటే ఈ g ని డైవెర్జ్ చేస్తే ఇతర ఇంటిగ్రల్ abfxdx కూడా డైవెర్జ్ అని తేల్చవచ్చు కాబట్టి ఈ సాధారణ పరీక్షతో మనం చాలా ఉదాహరణలను చర్చించగలము ఇక్కడ ఇంటిగ్రల్ ను బట్టి మనం ఈ టెస్ట్ ఇంటిగ్రల్ ను చర్చించాము కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనము చర్చించిన టైప్ 1 ఇంటర్వెల్ కోసం మరొక డిరిచ్లెట్ యొక్క టెస్ట్ ఉంది మళ్ళీ మనకు ఇక్కడ కూడా ఒక సరిసమాంతర పరీక్ష ఉంది ఇది ఎక్కువ లేదా తక్కువ సమానంగా ఉంటుంది ఈ f ఇంటిగ్రల్ యూనిఫామ్గా బౌండెడ్గా ఉంటే అనగా ఏదైనా ba abfxdxC∀baఏదైనా పాజిటివ్ ఎప్సిలాన్ కోసం మనం దీన్ని కొంత స్థిరంగా బంధించవచ్చు అలాంటప్పుడు మరొక ఫంక్షన్ g మోనోటోన్ మరియు బౌండెడ్ అని మనం అనుకుంటే మరియు x→aజరిగినప్పుడు 0 కి gx0 గా చేరుకుంటుంది ఆపై ఈ డిరిచ్లెట్ యొక్క టెస్ట్ ఈ ఇంటిగ్రల్ a నుండి b అని తేల్చి ఈ లబ్దము abfxgxdxకూడా కన్వెర్జ్ అవుతుంది కాబట్టి ఈ రకమైన రెండు ఇంటిగ్రల్ ల లబ్దములను కలిగి ఉన్నప్పుడు ఈ డిరిచ్లెట్ టెస్ట్Dirichlet's test కూడా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఇది మోనోటోన్ అని మనకు తెలుసు మరియు ఇది కూడా 0 కి చేరుకుంటుంది మరియు మరొకటి ఇక్కడ ఈ ఇంటిగ్రల్ యూనిఫామ్ గా బౌండెడ్ గా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ లబ్ధముని ఇంటిగ్రాండ్ చేసేటప్పుడు ఈ కన్వెర్జెన్స్ ను నిరూపించడానికి మనము ఈ డిరిచ్లెట్ టెస్ట్ Dirichlet's test ను ఉపయోగించవచ్చు ఉదాహరణకు మనము ఈ ఇంటిగ్రల్ 03dx3 xx21 యొక్క కన్వెర్జెన్స్ ను పరీక్షించాలనుకుంటున్నాను మీరు ఈ ఇంటిగ్రల్ యొక్క కన్వెర్జెన్స్ ను టెస్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఇంటిగ్రాండ్ ఊర్ధ్వతుది భాగంలో లో అన్బౌండెడ్ గా ఉందని మనము మొదట చేయకూడదు కాబట్టి మనం మాట్లాడుకున్న మన మునుపటి చర్చ ప్రకారం అదేవిధంగా మనం వ్యవహరించగలిగినప్పటికీ మనకు ఈ ఇంటిగ్రల్ ఉన్నప్పుడు ఊర్ధ్వ పరిమితి లో అన్బౌండెడ్ గా మారుతోంది కానీ మనం సరైన ప్రత్యామ్నాయం ద్వారా మరలా మార్చగలము మన ఇంటిగ్రల్ ఈ క్రింది పరిమితి కు చేరుకున్నప్పుడు మన ఇంటెగ్రాండ్ అన్బౌండెడ్ గాగా ఉంటుంది కాబట్టి ఈ 3 xt ని ప్రత్యామ్నాయం చేయడం ద్వారా మీరు ఈ 3 xtని ప్రత్యామ్నాయం చేస్తే మరియు అది dx dt అని సూచిస్తుంది 03dx3 xx2103dtt3 t21 ఈ ఇంటిగ్రల్ యొక్క కన్వెర్జెన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడవచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటెగ్రాండ్ ఎప్పుడు అన్బౌండెడ్ గా మారుతుందంటే t అనేది 0 కి వెళుతున్నప్పుడు అనగా ఇంటిగ్రల్ అధమ అంత్యములో కాబట్టి కంపారిజన్ కోసం మనము ఇప్పుడు ఈ ఫంక్షన్ g అనేది 1t కి సమానంగా తీసుకుంటాము మరియు కారణం మనం 1tఎందుకు తీసుకుంటున్నామో స్పష్టంగా ఉంది ఈ సందర్భంలో మనకు ఈ ఫంక్షన్ ఉన్నప్పుడు కాబట్టి మన ఇంటిగ్రాండ్ f ఇక్కడ 1t3 t21 కాబట్టి ఇది ఇంటిగ్రాండ్ మరియు t అనేది 0 కి చేరుకున్నప్పుడు అనగా t అనేది 0 కి చేరుకున్నప్పుడు ఈ 1t ఇక్కడ సమస్యను సృష్టిస్తుంది ఈ వర్గ మూలం లో ఎటువంటి సమస్యలు లేవు t అనేది 0 కి చేరుకున్నప్పుడు బౌండెడ్ గా ఉంటుంది కాబట్టి ఈ ఫంక్షన్ అన్బౌండెడ్ గా అవుతోంది ఎందుకంటే ఈ 1t కారణంగా 0 కి చేరుకున్నప్పుడు ప్రవర్తన ఈ 1t ద్వారా చెప్పబడుతుంది కాబట్టి ఈ ఫంక్షన్ g 1t ను ఎన్నుకుంటాము కాబట్టి అదే మనం ఇక్కడ తీసుకున్న కారణం అనగా ఈ ఫంక్షన్ 1t ఇప్పుడు దీన్ని తీసుకోవడం ద్వారా మనం ఈ ftgt ను లెక్కించవచ్చు కాబట్టి ఈ ft1t3 t21 ఆపై g1t కాబట్టి ఈ t రద్దు చేయబడుతుంది ఆపై ఈ సందర్భంలో t→013 t21అయినప్పుడు మనకు 110 లభిస్తుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ 03dx3 xx21 డైవెర్జ్ అవుతుంది ఎందుకంటే ఈ ఇంటిగ్రల్ ఇక్కడ 031tdtమనము ఈ ఇంటిగ్రల్ ను తీసుకున్నప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ను g తో పోల్చబోతున్నాం ఎందుకంటే లిమిట్ శూన్యము కాని సంఖ్య అయినప్పుడు ఈ పరీక్షలు చెబుతాయి ఇది ఇక్కడ శూన్యము కాని సంఖ్య అప్పుడు రెండు ఇంటిగ్రల్ లు అంటే ఒకటి మనకు ఈ 031tdtఉంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ మరియు కన్వెర్జెన్స్ కోసం మనము పరీక్షిస్తున్న ఈ ఇంటిగ్రల్ మరియు వాస్తవానికి ఇది ఇక్కడ ఈ ఫంక్షన్ ఇచ్చిన x రూపంలో ఉంది కాబట్టి మనం 031tdtతో పోల్చిన ఈ ఇంటిగ్రల్ ఉన్నందున ఈ ఇంటిగ్రల్ డైవెర్జ్ అవుతుంది కాబట్టి ఈ ఇంటర్వెల్ డైవెర్జ్ అయితే అప్పుడు ఈ ఇంటిగ్రల్ కూడా భిన్నంగా ఉంటుంది మరియు సహజంగా ఇచ్చిన ఇంటిగ్రల్ ఈ 03dx3 xx21 కూడా డైవెర్జ్ గా ఉంటుంది కాబట్టి ఈ కంపారిజాన్ టెస్ట్ ను సరళంగా ఈ ఇంటిగ్రల్ డైవెర్జ్ అయ్యే ఇంటిగ్రల్ విలువను స్పష్టంగా లెక్కించకుండా మనము చెప్పగలుగుతాము ఇప్పుడు మనము 4πsin x 3x πdx ఉన్న ఈ ఇంటిగ్రల్ కన్వెర్జెన్స్ ను టెస్ట్ చేస్తాము ఇప్పుడు మనకు మళ్ళీ ఈ సమస్య ఉంది x విలువ సమీపించేటప్పుడు ఈ సమీపించే integrand అన్బౌండెడ్ గాగా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ కన్వెర్జెన్స్ గురించి చర్చిస్తాము కాబట్టి ఇంటిగ్రాండ్ యొక్క అబ్సొల్యూట్ విలువ మనం తీసుకుంటే ఇక్కడ చూడటం చాలా సులభం మరియు మనము చివరి ఉపన్యాసంలో ఇప్పటికే చర్చించాము దీనిని అబ్సొల్యూట్ కన్వెర్జెన్స్ అంటారు కాబట్టి మనము ఈ ఇంటెగ్రాండ్ యొక్క అబ్సొల్యూట్ విలువను తీసుకుంటే మరియు ఆ ఇంటిగ్రల్ కన్వెర్జెన్స్ అయినప్పటికీ మనము ఇంటిగ్రల్ ఖచ్చితంగా కన్వెర్జ్ అవుతుంది అని చెప్తాము కాబట్టి ఈ సందర్భంలో కూడా మనము ఇంటిగ్రాండ్ యొక్క ఈ అబ్సొల్యూట్ విలువను తీసుకుంటాము మరియు ఇది 1 మీద పరిమితం చేయబడింది ఎందుకంటే ఈ sin x కూడా 1 తో మితమైనదిగా చేయబడింది కాబట్టి ఈ ఇంటిగ్రల్ ఈ అబ్సొల్యూట్ విలువ 13x π తో బౌండెడ్ గా ఉంటుంది sin x 3x π13x π మరియు ఈ సందర్భంలో మనకు ఇది ఉన్నప్పుడు మరియు టెస్ట్ ఇంటిగ్రల్ నుండి ఈ ఇంటిగ్రల్ ఎలా ప్రవర్తిస్తుందో మనకు తెలుసు కాబట్టి ఈ ఇంటిగ్రల్ 013x πdx కన్వెర్జ్ అవుతుంది ఎందుకంటే పవర్13 ఇది 1 కన్నా తక్కువ కాబట్టి ఈ ఇంటిగ్రల్ ఇక్కడ ఉన్న ఏ ఊర్థ్వ పవర్ కైనా కన్వెర్జ్ అవుతుంది x మైనస్ p x π పవర్ ఇక్కడ ఏ పవర్ అయినా 1 కన్నా తక్కువ కన్వెర్జ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఈ పవర్ 13 ఉంది కాబట్టి ఇది కన్వెర్జ్ అవుతుంది మరియు ఆ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ 4πsin x 3x πdx దీనిపై అబ్సొల్యూట్ గా కన్వెర్జ్ అవుతుంది కాబట్టి మనకు ఇక్కడ అబ్సొల్యూట్ కన్వెర్జెన్స్ ఉంది మరియు దీని అర్థం అబ్సొల్యూట్గా ఈ ఇంటిగ్రల్ కన్వెర్జెన్స్ ఎందుకంటే మనకు అబ్సొల్యూట్ కన్వెర్జెన్స్ ఉంది కాబట్టి అబ్సొల్యూట్ కన్వెర్జెన్స్ ఇంటిగ్రల్ కన్వెర్జెన్స్ ను సూచిస్తుంది ఇప్పుడు మనకు 3 వ రకమైన ఇంప్రాపర్ ఇంటిగ్రల్ లు ఉంటే మూడవ రకమైన ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ను మీరు గుర్తు చేసుకుంటే ఇది 1వ రకం మరియు 2వ రకమైన ఇంటిగ్రల్ ల మిశ్రమం కాబట్టి మనకు ఉదాహరణకు ఈ ఇంటిగ్రల్ 11xx 1dx ను కలిగి ఉన్నాము కాబట్టి మనకు ఇక్కడ రెండు సందర్భాలు ఉన్నాయి ఈ ఇన్ఫినిటీ ని ఇంటిగ్రల్ లిమిట్ లో చూస్తాము x అనేది 1 కి చేరుకున్నప్పుడు ఈ ఇంటిగ్రాండ్ అన్బౌండెడ్ గా అవుతుంది కాబట్టి మనకు మొదటి మరియు రెండవ రకానికి type 1 type 2 చెందిన ఇంటిగ్రల్ లు ఉన్నాయి కాబట్టి మనకు అటువంటి ఇంప్రాపర్ ఇంటిగ్రల్ లు మొదటి మరియు రెండవ రకమునకు చెందిన ఇంప్రాపర్ ఇంటిగ్రల్ లను వ్యక్తపరచగలవు మరియు రెండవ రకం మనం ప్రాథమికంగా అటువంటి ఇంటిగ్రల్ లను అంచనా వేయవచ్చు లేదా అలాంటి ఇంటిగ్రల్ ల కన్వెర్జెన్స్ గురించి మాట్లాడవచ్చు ఈ సందర్భంలో మనకు ఇంటిగ్రల్ 11xx 1dx మరియు ఇది మనం రెండు ఇంటిగ్రల్ లగా విభజించవచ్చు కాబట్టి మొదటి దానిలో మనము 121xx 1dx21xx 1dx తీసుకున్నాము మరియు రెండవ సందర్భంలో అప్పుడు మనము 2 నుండి ని తీసుకున్నాము ఇప్పుడు ఏమి జరుగుతుంది మొదటి ఇంటిగ్రల్ లో మనకు లేదు కాబట్టి ఆ సందర్భంలో x అనేది 1 కి చేరుకున్నప్పుడు ఈ ఇంటిగ్రల్ ఇంటెగ్రాండ్ అన్బౌండెడ్ గా మారుతోంది కాబట్టి ఇది మనము చర్చించిన రెండవ రకం యొక్క ఇంప్రాపర్ ఇంటిగ్రల్ మరియు ఇక్కడ ఇది ఇన్ఫినిటీ ఇది కాకుండా ఫంక్షన్ బౌండెడ్ గా ఉన్న సమస్య లేదు కాబట్టి 2 నుండి మొత్తం పరిధిలో మరియు ఇది మొదటి రకానికి చెందిన ఇంప్రాపర్ ఇంటిగ్రల్ కాబట్టి మనము ఈ పూర్ణ సంఖ్యని రెండు భాగాలుగా విడగొట్టాము మొదటిది రెండవ రకానికి చెందిన రెండవది మొదటి రకానికి చెందిన ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ఆపై ప్రతి ఒక్క కన్వెర్జెన్స్ గురించి విడిగా చర్చించవచ్చు కాబట్టి కన్వెర్జెన్స్ కోసం మనము ఈ కంపారిజాన్ టెస్ట్ ను మరియు ఇక్కడ మనము మొదట చర్చించినట్లయితే మొదటి ఇంటిగ్రల్ ను ఉపయోగిస్తాము కాబట్టి మనము ఈ ఫంక్షన్ 1x 1 ను తీసుకుంటాము మరియు కారణం స్పష్టంగా ఉంది మనము ఈ ఇంటిగ్రల్ ను పరిశీలిస్తే ఇక్కడ ఈ సందర్భంలో మనకు మొదటి ఇంటెగ్రాండ్ 1xx 1 ఉంది ఇది x అనేది 1కి చేరుకున్నప్పుడు అన్బౌండెడ్ అవుతోంది కాబట్టి ఇక్కడ x విలువ 1 కి చేరుకుంటున్నప్పుడు 1x 1 కారకం ఫంక్షన్లో అంబౌండెడ్నెస్ను సృష్టిస్తోంది మనం ఫంక్షన్తో పోల్చి చూద్దాం ఇది మనం ఇక్కడ g11x 1 తీసుకున్నాము మనము ఇక్కడ 2 యొక్క నిష్పత్తిని తీసుకుంటే f అనేది మన ఇంటిగ్రల్ ఇంటెగ్రాండ్ కాబట్టి ఇక్కడ మొదటి ఇంటిగ్రల్ లోని f అనేది 1xx 1 రెండవ ఇంటిగ్రల్ లో g అనేది 1x 1 మరియు మనము ఈ fxgx ను తీసుకుంటే ఆపై 1 కి చేరుకునే x లిమిట్ ని తీసుకోండి ఈ సందర్భంలో ఇప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి లిమిట్ x అనేది 1 కి చేరుకుంటుంది మరియు ఈ fxgx కాబట్టి ఈ 1x ఉంటుంది మరొకటి 1x 1 ను రద్దు చేయబడుతుంది మరియు 1 కి చేరుకున్నప్పుడు ఇది 1 అవుతుంది కాబట్టి మనకు ఈ నిష్పత్తి యొక్క లిమిట్ గా ఇక్కడ నాన్ జీరో సంఖ్య అంటే ఇచ్చిన ఇంటిగ్రల్ మరియు ఈ g యొక్క ఇంటిగ్రల్ ఉంటుంది కాబట్టి ఇంటిగ్రల్ 121xx 1dx అవి రెండూ ఒకే విధంగా ప్రవర్తిస్తాయి ఈ ఇంటిగ్రల్ 121x 1dx కన్వెర్జ్ అవుతుందని టెస్ట్ ఇంటిగ్రల్ నుండి మనకు తెలుస్తుంది కాబట్టి ఇచ్చిన ఇంటిగ్రల్ కూడా కన్వెర్జ్ అవుతుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ కన్వెర్జెన్స్ రెండవ రకం యొక్క ఈ ఇంటిగ్రల్ కన్వెర్జ్ అవుతుంది అని కంపారిజాన్ టెస్ట్ ల నుండి చూశాము ఇప్పుడు మనము రెండవ ఇంటిగ్రల్ ను పరిశీలిస్తాము కాబట్టి రెండవ ఇంటిగ్రల్ కోసం మనము ఫంక్షన్ 1x2 ను ఎన్నుకుంటాము కారణం మళ్ళీ స్పష్టంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ దీనికి కారణం కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క ప్రవర్తనను కి x సమీపిస్తున్నప్పుడు మనము తనిఖీ చేస్తాము మరియు అక్కడ నుండి కంపారిజన్ కోసం g ఫంక్షన్ తీసుకుంటాము కాబట్టి మనము ఈ fను ఇక్కడ తీసుకుంటే ఇది ఇంటిగ్రల్ కాబట్టి1xx 1 కాబట్టి x అలా కి సమీపించేటప్పుడు ఇది వస్తుంది ఇది మొదట నేను ఈ 1x2ను తిరిగి వ్రాస్తాను మరియు ఇక్కడ నేను 11 1xతీసుకుంటాను కాబట్టి నేను ఈ x ని 1 గా దీనికి తీసుకున్నాను మరియు ఇప్పుడు మనం ప్రవర్తనను ని సమీపించినప్పుడు చూస్తే ఇక్కడ ఈ టర్మ్ ఇబ్బందిని సృష్టించడం లేదు ఎందుకంటే x అనేది కి వెళుతూ వుంది ఈ 1 అవుతుంది కాబట్టి మనకు ఈ x2 ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క ప్రవర్తన 1x2 లాగా కి x చేరినప్పుడు ఉంటుంది కాబట్టి ఇక్కడ g అనే ఫంక్షన్ 1x2గా వచ్చింది ఈ g ని 1x2 గా తీసుకుంటాము కంపారిసన్ టెస్ట్ కోసం మనకు ఈ లిమిట్ వస్తే x లిమిట్ కి వెళుతుంది మరియు ఈ fxgx కాబట్టి f యొక్క విలువ 1xx 1 ఆపై ఈ g మళ్ళీ 1x2 కాబట్టి మనకు అక్కడ x స్క్వేర్ ఉంది కాబట్టి ఇది లిమిట్ x అనేది కి వెళుతుంది మళ్ళీ మనం ఈ సాధారణ x ను తీసుకుంటాము x2మనకు రద్దు చెయ్యబడుతుంది మరియు మనకు 11 1x ఉంటుంది కాబట్టి x అనంతంకి వెళుతున్నప్పుడు ఇది 1 కి చేరుకుంటుంది మనకు ఈ లిమిట్ 1 గా ఉంది మరియు ఈ సందర్భంలో మళ్ళీ అదే కారణంతో ఇంటిగ్రల్ లు రెండూ ఒకే విధంగా ప్రవర్తిస్తాయి కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రల్ మరొకటి మన టెస్ట్ ఇంటిగ్రల్ టెస్ట్ ఇంటిగ్రల్ ఏమిటి 21x2dx లో టెస్ట్ చేయండి టెస్ట్ ఇంటిగ్రల్ గా కన్వెర్జ్ అవుతుందని మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి ఇది కన్వెర్జ్ అవుతుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ కన్వెర్జ్ అవుతుంది అందువల్ల ఇచ్చిన ఇంటిగ్రల్ రెండవ ఇంటిగ్రల్ ఇది టైప్ 1 ఇంటిగ్రల్ కూడా కన్వెర్జ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం గమనించినది ఏమిటంటే కుడి వైపున ఉన్న రెండు ఇంటిగ్రల్ లు ఈ కంపారిజాన్ టెస్ట్ ద్వారా కన్వెర్జ్ అవుతాయి వాస్తవానికి ఇప్పుడు ఈ సందర్భంలో ఈ ఫంక్షన్ను 11xx 1dxను కూడా అంచనా వేయవచ్చు ఈ ఇంటిగ్రల్ ను రెండు భాగాలుగా విడగొట్టడం ద్వారా అదే ఆలోచనను ఉపయోగిస్తాము ఇక్కడ మొదటి ఇంటిగ్రల్ ద్వితీయ రకానికి యొక్క ఇంటిగ్రల్ గా ఉంటుంది రెండవది ఇంటిగ్రల్ టైప్ 1 ఆపై మనం ప్రతిదానిని మూల్యాంకనం చేయవచ్చు లేదా ఈ ఇంటిగ్రల్ ఆలోచనను ఇప్పుడు పరిగణించవచ్చు ఈ 1ϵ తీసుకోవడం ద్వారా మనం దీనిని తప్పించాము మరియు ఊర్ధ్వ పరిమితి ఇక్కడ మనము ఒక సంఖ్య R ద్వారా స్దాన పూర్తి చేసాము అనగా పెద్ద సంఖ్య R మరియు ఈ 1R1xx 1dx తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనము మొదట ఈ ఇంటిగ్రల్ ను అంచనా వేస్తాము ఎందుకంటే ఇది ప్రాపర్ ఇంటిగ్రల్ ఎందుకంటే మనకు అధమ అంత్యము లో మరియు ఊర్థ్వ అంతము లో కూడా సమస్య లేదు కాబట్టి ఇక్కడ మనం ఈ x 1t ని ప్రత్యామ్నాయం చేస్తాము ఆపై మనం ఈ ఇంటిగ్రల్ ను సులభంగా అంచనా వేయవచ్చు కాబట్టి ఈ ప్రత్యామ్నాయం చేయడం ద్వారా కాబట్టి మనకు ఈ x 1t2 ప్రత్యామ్నాయం ఉంది అంటే మనకు ఈ dx2t dtఉంది ఈ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ కాబట్టి మనం దీని గురించి ఖచ్చితమైన ఇంటిగ్రల్ గా మాట్లాడితే x ఇప్పుడు t21తో భర్తీ చేయబడుతుంది మరియు ఇది x 1 ను t ద్వారా భర్తీ చేస్తారు మరియు ఈ dx2t dt కాబట్టి ఈ t రద్దు చేయబడుతుంది మరియు ఈ ఇంటిగ్రల్ కేవలం 1R21t2dt అవుతుంది ఇది మనం కన్వెర్జెన్స్ చేయవచ్చు కాబట్టి ఇది 2t కాబట్టి ఇది ఇంటిగ్రల్ విలువ ఇప్పుడు మనం ఆ లిమిట్ ని తిరిగి ఉంచవచ్చు కాబట్టి మొదట ఈ x ఇక్కడ 2t అనేది x 1 ఇప్పుడు 1ϵ నుండి R వరకు లిమిట్ ఉంది ఇప్పుడు ఈ లిమిట్ లను ఇక్కడ ఉంచినప్పుడు మనకు 2 మరియు ఈ 2R 1 లభించాయి ఆపై ఈ టాన్ విలోమం కి మైనస్ మరియు ఈ x అనేది 1ϵ తో భర్తీ చేయబడింది కాబట్టి 1 రద్దు అవుతుంది మరియు మనము పొందుతాము కాబట్టి ఇది ఇచ్చిన ఇంటిగ్రల్ విలువ ఇది ఇక్కడ 2R 1 ఇవ్వబడింది కాబట్టి దీనితో ఇప్పుడు మనం ఇచ్చిన ఇంటిగ్రల్ కి చేరుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ ఈ ఇంటిగ్రల్ 11xx 1dx మనము లిమిట్ ని నుండి 0 వరకు మరియు R నుండి పొందుతాము ఈ ఇంటిగ్రల్ విలువలో ఈ ఇంటిగ్రల్ విలువ మనము R విలువ కి సమీపించేటప్పుడు మరియు విలువ 0 కి చేరుకున్నప్పుడు లిమిట్ ని దాటుతాము కాబట్టి R అనేది కి చేరుకున్నప్పుడు ఇక్కడ R అనేది కి చేరుకుంటుంది ఇది 2 అవుతుంది మరియు ఇది మైనస్ ఇది అనేది 0 కి చేరుకున్నప్పుడు అది 0 అవుతుంది కాబట్టి ఈ 22 కారణంగా మనకు ఉంది కాబట్టి ఈ విలువ కేవలం అవుతుంది కాబట్టి మళ్ళీ కాదు ఇది ఇక్కడ టాన్ విలోమం టాన్ ఇన్వర్స్ కింద టాన్ విలోమం అనంతం కాబట్టి అది 2 అవుతుంది మరియు ఇది 0 మరియు తరువాత మనకు ఇక్కడ 2 సార్లు ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ ఈ పొందాము కాబట్టి ఈ ఇంటిగ్రల్ యొక్క విలువ మరియు ఇది ఒక కన్వర్జెన్ట్ ఇంటిగ్రల్ అని విలువను అంచనా వేయకుండా మనం ముందు చూశాము ఇంటిగ్రాండ్ నిర్వచించబడని లేదా ఇంటిగ్రల్ పరిధి యొక్క అంతర్గత పాయింట్ వద్ద మితమవని లేని ఇంప్రాపర్ ఇంటిగ్రల్ లు ను అంచనా వేయడానికి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనకు ఒక పాయింట్ ఎండ్ పాయింట్ లేకపోతే మీకు మధ్యలో ఒక పాయింట్ ఉంటే ఇంటిగ్రల్ ఇంటెగ్రాండ్ అన్బౌండెడ్ ను పొందుతున్నది ఇంటిగ్రల్ లేదా అది నిర్వచించబడకపోతే మూల్యాంకనం కోసం మనము చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనకు abfxdx కు ఈ ఇంటిగ్రల్ a ఉందని అనుకుందాం ఇంకా మనం f ను c పాయింట్ వద్ద అన్బౌండెడ్ గా ఉంచనివ్వండి ఇక్కడ ఇది acb కాబట్టి ఈ సందర్భంలో ఈ f అనేది c పాయింట్ వద్ద ఎక్కడో అన్బౌండెడ్ గా ఉంటుంది ఇది ఈ ఇంటిగ్రల్ పరిధిలో ఉంటుంది ఆపై మనము దీనిని ఆ సమయంలో విచ్ఛిన్నం చేయాలి కాబట్టి acfxdxcbfxdx ఇప్పుడు మనకు ద్వితీయ రకపు ఇంటిగ్రల్ యొక్క ఈ రెండు ఇంటిగ్రల్ లు ఉన్నాయి కాబట్టి x → c ఉన్నప్పుడు ఇక్కడ ఇది అన్బౌండెడ్ అవుతుంది x అనేది c కి చేరుకున్నప్పుడు ఇది కూడా అన్బౌండెడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి ఈ లిమిట్ ని పొందడం గురించి మనం ఆలోచించవచ్చు ని మనము పరిచయం చేసినట్లుగా ఉంటుంది మరియు ϵ→0 మరియు మనకు ac ϵfxdxcϵbfxdx ఉంది కాబట్టి ఈ రెండు ప్రదేశాలలో మనము c ϵ మరియు cϵ ను తప్పించాము మనము రెండు ప్రదేశాలలో ని ఒకే విధంగా తీసుకున్నాము రెండవ సందర్భంలో ప్రాధమికంగా మూల్యాంకనానికి ఇది సరైనది మనము మొదటి ఇంటిగ్రల్ కోసం ఇక్కడ ఎప్సిలాన్ ఒకటి తీసుకుంటాము మరియు ఈ రెండూ ఇంప్రాపర్ ఇంటిగ్రల్ లు కాబట్టి మనము భిన్నంగా వ్యవహరించాలి కాబట్టి ఇక్కడ మనకు 10⁡ac 1fxdx20⁡c2bfxdxఉంది మనము ఇప్పుడు పరిగణించాము ఈ రెండు ఇంటిగ్రల్ లు ఇక్కడ భిన్నంగా మనము ఒక ఎప్సిలాన్ను పరిచయం చేసాము ఆపై అక్కడ ఈ పాయింట్ను తప్పించాము కాబట్టి మనకు కన్వెర్జెన్స్ ఇంటిగ్రల్ లు ఉన్నప్పుడు కాబట్టి మీరు దీనిని ఒకటి లేదా ఈ దానిని తీసుకుంటారా అనే విషయంలో ఎటువంటి సమస్య లేదు ఇది ఒకే విధంగా వస్తుంది కాబట్టి ఇతర సందర్భాల్లో మనకు ఇక్కడ సమస్య ఉంది ఎందుకంటే ఇది భిన్నమైన డైవెర్జెంట్ ఇంటిగ్రల్ గా ఉండవచ్చు మరియు ఇది డైవెర్జెంట్ ఇంటిగ్రల్ గా ఉండవచ్చు మరియు ఆ సందర్భంలో విలువ భిన్నంగా ఉంటుంది కాబట్టి ఉదాహరణకు ఇక్కడ 111x3dx అనే సాధారణ సమస్యను మనము పరిశీలిస్తాము మరియు ఇది 101x3dx011x3dxకు సమానం కాబట్టి మనము ఈ రెండు ఇంటిగ్రల్ లను తీసుకుంటే ఆ సందర్భంలో మనం ఇక్కడ ఒకదాన్ని ను పరిచయం చేయడం ద్వారా ఈ మొదటి విధానాన్ని ఉపయోగిస్తాము కాబట్టి ఈ 1 ϵ1x3dx11x3dx ను 1212 1 121 12 గా లెక్కించినప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వీటిలో రద్దు చేయబడుతుంది మరియు ఈ లిమిట్ ప్రాథమికంగా 0 అవుతుంది అయితే1→0⁡ 1 11x3dx2→0⁡211x3dxనుండి మొదటి ఇంటిగ్రల్ ను విడిగా మూల్యాంకనం చేస్తే ఏమి జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఇంటిగ్రల్ లు ఏవీ లేవు ఎందుకంటే మనం దీన్ని ఇక్కడ 1 తో పొందుతాము మరియు 0 కి 1 వెళ్ళినప్పుడు ఇది అన్బౌండెడ్ గా ఉంటుంది కి చేరుకుంటుంది అదే విధంగా ఇది కూడా కన్వెర్జెన్ట్ ఇంటిగ్రల్ లో లేదు ఇది కూడా భిన్నంగా ఉంటుంది మరియు దీనికి కారణం మనము దీనిని ఇక్కడ అంచనా వేయలేము ఎందుకంటే ఈ స్థలంలో కనిపించే ఇంటిగ్రల్ లు రెండూ అవి డైవెర్జ్ అవుతాయి మరియు అవి ఉనికిలో లేవు కానీ రెండు చోట్ల ఎప్సిలాన్ తీసుకొని ఇక్కడ మనం ఈ తప్పు చేస్తే అప్పుడు విలువ 0 గా ఉంటుంది కాబట్టి ముగింపు లేదా సమాప్తికి వచ్చినప్పుడు కాబట్టి మనకు ఈ రెండు ముఖ్యమైన కంపారిజాన్ టెస్ట్ లు ఉన్నాయి ఇది ఇక్కడ ఒకటి ఇక్కడ మనము ఈ 0≤fx≤gx ax≤b తీసుకుంటాము ఆ పై ఈ g పెద్దదాన్ని సహజంగా కన్వెర్జ్ చేస్తే ఇది చిన్నది కూడా కన్వెర్జ్ అవుతుంది ఈ చిన్నది డైవెర్జ్ గా ఉంటే మరొక మార్గం ఇది పెద్దది కూడా డైవెర్జ్ గా ఉంటుందని మనము నిర్ధారించగలము కాబట్టి మనకు ఈ కంపారిజాన్ టెస్ట్ ఉంది abgxdxకన్వెర్జెన్స్ ⟹abfxdxకన్వెర్జెన్స్అవుతుంది abfxdxకన్వెర్జెన్స్⟹abgxdxకన్వెర్జెన్స్అవుతుంది ఇంకొకటి ఈ కంపారిజాన్ టెస్ట్ 2 ఇది చాలా ముఖ్యమైనది మరియు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ మనం మరొక ఫంక్షన్ g తీసుకొని ఈ లిమిట్ ని లెక్కించాము మరియు అవి ఈ సంఖ్య k ఆధారంగా మనము కన్వెర్జెన్స్ ను ముగించవచ్చు 0≤fx≤gxax≤b మరియు fxgx k కాబట్టి k ≠ 0 అయితే ఇంటిగ్రల్ లు abfxdxమరియు abgxdx రెండూ ఒకే విధంగా ప్రవర్తిస్తాయి k0అయితే abgxdxకన్వెర్జ్ అయితే ⟹abfxdxకన్వెర్జెన్స్ అవుతుంది k∞ అయితే abgxdxదైవర్జెన్స్ ⟹abfxdxడైవెర్జ్ చేస్తుందని సూచిస్తుంది కాబట్టి ఇది కంపారిజాన్ టెస్ట్ 2 కాబట్టిఇవి ఈ లెక్చర్లను సిద్ధం చేయడానికి ఉపయోగించిన నమూనా రెఫరెన్సెలు ధన్యవాదాలు